ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అనాలిసిస్ మరియు డిజైన్ యొక్క మాడ్యూల్ 36 కు స్వాగతం మనము UML లోని వివిధ రకాల డయాగ్రమ్ ల గురించి చర్చిస్తున్నాము ప్రస్తుత మాడ్యూల్లో మరియు తరువాతి 2 మోడళ్ల లో మనము ప్రత్యేకంగా స్టేట్ మెషిన్ డయాగ్రమ్ ల గురించి మాట్లాడుతాము కాబట్టి ఈ 3 మాడ్యూళ్ళ లోను స్టేట్ మెషిన్ డయాగ్రమ్ లను అర్థం చేసుకోవడం మన లక్ష్యం మరియు దానికి అనుగుణంగా ఇది మనము అనుసరించే రూపురేఖ మనము ఈ రూపురేఖలో నీలి భాగాన్ని అనుసరిస్తున్నందున వాస్తవానికి ఈ ప్రస్తుత మాడ్యూల్లో మనం ఇది పూర్తి చేస్తాము మిగిలిన భాగాల ను తదుపరి మాడ్యూళ్ళలో చేస్తాము ప్రారంభించడానికి ముందు మనము ఈ మాడ్యూల్లో ఇక్కడ తరచుగా సూచించబడే కొన్ని ప్రాథమిక భావనల పరంగా శీఘ్ర రీక్యాప్ చేస్తాము మొదటగా ఒక ఆబ్జెక్ట్ యొక్క స్థితి యొక్క భావన కాబట్టి మనము ఒక ఆబ్జెక్ట్ ను దాని స్థితిలు దాని కార్యకలాపాలు మరియు దాని గుర్తింపు పరంగా నిర్వచించాము ప్రత్యేకించి మీరు స్థితి గురించి మాట్లాడితే అప్పుడు ఉన్న వివిధ లక్షణాలను బట్టి ఆ లక్షణాలను నిర్వచించగలిగే విలువల యొక్క విభిన్న కలయిక స్టేట్ ఆబ్జెక్ట్ మరియు అది స్థిరంగా ఉండవచ్చని లేదా అది డైనమిక్ కావచ్చు అని మనము చూశాము దీని ఆధారంగా ఆబ్జెక్ట్ యొక్క ప్రవర్తన ఉందని మనము చూశాము ఇది కార్యకలాపాల కలయికపై ఆధారపడి ఉంటుంది ఇవి ఖచ్చితంగా ఆబ్జెక్ట్ యొక్క స్థితి ఆధారంగా నిర్వచించబడతాయి మనము క్లయింట్ సర్వర్ మోడల్ను సూచించడం కొనసాగిస్తున్నాము ఇప్పుడు మీరు క్లయింట్ సర్వర్ మోడల్ను పూర్తిగా అర్థం చేసుకున్నారని ఖచ్చితంగా అనుకుంటున్నాను SDLC దశల లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్సైకిల్ దశల పరంగా స్టేట్ మెషిన్ డయాగ్రమ్ మొదటగా అనాలిసిస్ దశలో నిర్మించబడింది దీనిని స్టేట్ చార్ట్ డయాగ్రమ్ అని కూడా పిలుస్తారు వాస్తవానికి మునుపటి పేరు స్టేట్ చార్ట్ డయాగ్రమ్ ఇటీవలి UML వెర్షన్లలో దీనిని స్టేట్ మెషిన్ డయాగ్రమ్ అని పిలుస్తారు కాబట్టి అనాలిసిస్ దశలో మనము వేర్వేరు క్రమం మరియు సహకార సమాచారాన్ని విశ్లేషించినప్పుడు మరియు మనము కార్యాచరణ గురించి మాట్లాడుతున్నప్పుడు మనము స్టేట్ మెషిన్ డయాగ్రమ్ లో స్టేట్ ఆధారిత సమాచారాన్ని కూడా సంగ్రహిస్తాము మరియు బిహేవియరల్ మోడల్ అయిన ఈ స్టేట్ మెషిన్ డయాగ్రమ్ పై మనము శుద్ధి చేసిన ఇతర మోడళ్లకు మరియు స్థితిలో ఉన్న సమస్యకు మరింత ఖచ్చితమైన స్టేట్ మెషిన్ డయాగ్రమ్ ను పొందుతాము కాబట్టి ఇది ప్రాథమిక నేపథ్యం మరియు దీని ఆధారంగా మనము స్టేట్ మెషిన్ డయాగ్రమ్ ల గురించి మాట్లాడాలనుకుంటున్నాము స్టేట్ మెషిన్ డయాగ్రమ్ ఒక బిహేవియరల్ డయాగ్రమ్ ఇది పరిమిత స్థితి పరివర్తనాల ద్వారా డిజైన్ సిస్టమ్ భాగం యొక్క వివిక్త ప్రవర్తనను చూపుతుంది ఇక్కడ చాలా చాలా చెప్పబడుతున్నాయి వీటిని భాగాలుగా చూద్దాం ఒకటి ఇది బిహేవియరల్ డయాగ్రమ్ మనము ఒక రకమైన ప్రవర్తనను అర్థం చేసుకున్నాము మరియు ఇది ఒక వివిక్త ప్రవర్తనను చూపిస్తుంది ఒక ప్రవర్తన నిరంతరాయంగా ఉండగలదనే కోణంలో వివిక్త ప్రవర్తన కానీ ఇక్కడ మీకు వివిక్త ప్రవర్తన ఉంది ఇది కొన్ని వివిక్త విలువల పరంగా నిర్వచించబడింది మరియు అందువల్ల ఈ కలయిక విలువలు ఒక పరిమిత కలయికను నిర్వచించాయి వీటిని మనం పరిమిత స్టేట్ ల సమితిగా మరియు వాటి పరివర్తనగా భావించవచ్చు ప్రధానంగా 2 రకాల స్టేట్ మెషీన్లు ఉన్నాయి అవి స్టేట్ మెషిన్ డయాగ్రమ్ తో సంబంధం కలిగి ఉంటాయి 1 బిహేవియరల్ స్టేట్ మెషిన్ అని పిలుస్తారు మరియు మరొకటి ప్రోటోకాల్ స్టేట్ మెషిన్ సహజంగానే ఒక స్టేట్ మెషిన్ప్రధానంగా స్టేట్ లు మరియు పరివర్తనాలను కలిగి ఉంటుంది కాబట్టి ఆ కోణంలో అవి చాలా ఎక్కువ అయినప్పటికీ అవి గణనీయంగా మరింత సరఫరా అయితే అవి చాలా చక్కనివి అవి పరిమిత స్టేట్ మెషీన్లు లేదా మీరు ఇతర కోర్సులలో చదివిన రెగ్యులర్ ఆటోమాటా వంటివి కానీ ఇక్కడ అవి చాలా క్లిష్టమైన ఆకారాన్ని తీసుకుంటాయి కాబట్టి మొదట ఈ మాడ్యూల్లోని బిహేవియరల్ స్టేట్ మెషీన్లు గురించి మాట్లాడుదాం ఇది ప్రవర్తన యొక్క ప్రత్యేకత మరియు పరిమిత స్టేట్ పరివర్తనాల ద్వారా డిజైన్ వ్యవస్థ లోని ఒక భాగం యొక్క వివిక్త ప్రవర్తనను పేర్కొనడానికి ఉపయోగిస్తారు కాబట్టి మీరు ఏమి చెబుతున్నారో ఆలోచించండి అక్కడ స్టేట్ లు ఉంటాయి ఇవి స్టేట్ లు అని చెప్పండి మరియు ఈ స్టేట్ ల మధ్య పరివర్తనాలు ఉన్నాయి మరియు ప్రతి స్టేట్ ఒక నిర్దిష్ట ప్రవర్తనను కలిగి ఉంటుంది కాబట్టి మీరు సాంప్రదాయ FSM ను కాకుండా ఆలోచిస్తే సాంప్రదాయ FSM లో 0 1 ఇన్పుట్తో మీరు స్టేట్ ఎ స్టేట్ బి కలిగి ఉంటారు మీరు 0 న ఈ స్టేట్ కి వెళ్లండి 1 న ఈ స్టేట్ కి రండి 0 న ఈ స్టేట్ కి వెళ్లండి మరియు మొదలైనవి మీరు ఇలాంటి స్టేట్ మెషీన్ల ను తప్పక చూసారు మరియు కొన్ని స్టేట్ లు తుది స్టేట్ లుగా కొన్ని ప్రారంభ స్టేట్ గా నిర్వచించబడతాయి సాంప్రదాయిక FSM కోణంలో ఉన్న స్టేట్ లు ప్రాథమికంగా ఒక గుర్తుగా పిలువబడే ప్రదేశాలు ఇవి నిర్దిష్ట స్టేట్ సూచించే సమాచార వివిక్త కలయికను గుర్తుంచుకుంటాయి బిహేవియరల్ స్టేట్ డయాగ్రమ్ స్థానంలో స్టేట్ లు మరింత అధికారం కలిగి ఉన్నాయని ఇక్కడ మనం చూస్తాము వారు బిహేవియరల్ ఫీచర్ లేదా స్పెసిఫికేషన్ ను కలిగి ఉన్నారు దీనిలో ఒక స్టేట్ ప్రవేశానికి కొన్ని షరతులు లేదా సంఘటనలు ఉండవచ్చు మరియు ప్రతి స్టేట్ కి కొంత ప్రవేశం ఉండవచ్చు ప్రతి స్టేట్ కి నిష్క్రమణపై కొన్ని షరతులు లేదా చర్యలు ఉండవచ్చు మరియు సాధారణంగా వారు ఈ స్థితిలో జరిగే ప్రవర్తనను కలిగి ఉంటారు కనుక ఇది సిస్టమ్ వివరణ యొక్క చాలా సూక్ష్మ స్థాయిలో ఉన్న స్టేట్ కాదు వారు చాలా ఎక్కువ స్థాయి సంగ్రహణలో ఉండవచ్చు ఇక్కడ ఒక నిర్దిష్ట ప్రవేశం మరియు నిర్దిష్ట నిష్క్రమణ ఆధారంగా బిహేవియరల్ స్టేట్ లో చాలా విషయాలు జరగవచ్చు మరియు ఈ స్టేట్ ఈ చర్య కోసం సంగ్రహించబడుతుంది కాబట్టి ఈ సందర్భంలో ఉన్న స్టేట్ లు తరచూ బిహేవియరల్ క్లాస్ కి చెందినవి దీనిని స్టేట్ కాంటెక్స్ట్ అని పిలుస్తారు మరియు ఇది బిహేవియరల్ స్టేట్ మెషీన్ యొక్క బిహేవియరల్ స్టేట్ కి ప్రవేశించే సిగ్నల్ మరియు కాల్ ట్రిగ్గర్లను నిర్వచిస్తుంది కాబట్టి నెమ్మదిగా కొన్ని అవకాశాలను పరిశీలించడం ప్రారంభిద్దాం కాబట్టి మనము సరళమైన వాటితో ప్రారంభిస్తాము ఇది ఇది బ్యాంక్ ఎటిఎమ్ యొక్క స్టేట్ మెషిన్ కాబట్టి మీరు ఇక్కడే ప్రారంభిస్తారు మరియు మీరు ప్రారంభించినప్పుడు మెషిన్ నిష్క్రియ స్థితిలో ఉంటుంది ఇప్పుడు ఈ నిష్క్రియ స్థితి ఒక బిహేవియరల్ స్టేట్ ఇది నిష్క్రియంగా ఉన్నప్పుడు అది నిష్క్రియాత్మక స్థితి కాదు ఇన్పుట్లను స్వీకరించడానికి ఇప్పటికీ చురుకుగా ఉంది అని అర్ధం తగిన ఇన్పుట్లను ఎవరో కొన్ని బటన్లను నొక్కినట్లయితే ఎవరైనా తనిఖీ చేస్తే కార్డు పెట్టడం లేదా మరేదయినా వంటివి కాబట్టి స్థూల స్థాయిలో ఇది ఒక నిష్క్రియ స్థితి కానీ అంతర్గతంగా ఇది చాలా తక్కువ పనులు చేస్తూ ఉండవచ్చు మీరు కార్డులో అటువంటి నిర్దిష్ట సంఘటనను కలిగి ఉంటే అంటే కార్డ్ ఎంటర్ చేయబడిందని అర్థం అప్పుడు అది క్రియాశీల స్థితిలో ఉన్న మరొక స్టేట్ లోకి వస్తుంది ఇక్కడ ఇది ఒక స్టేట్ ఇది చాలా ఎక్కువ పనులు చేయవలసి ఉంటుంది వినియోగదారుతో సంభాషించడం మరియు డబ్బును ఉపసంహరించుకోవటానికి లేదా బ్యాలెన్స్ తనిఖీ చేయడానికి లేదా అలాంటి వాటిని వినియోగదారుని అనుమతించవచ్చు మరియు అన్నీ పూర్తయినప్పుడు అది తిరిగి నిష్క్రియ స్థితికి వస్తుంది లేదా సగం మార్గంలో కార్డ్ అంగీకరించబడలేదు లేదా పిన్ తప్పు కావచ్చు లేదా వినియోగదారు చేస్తున్న లావాదేవీని నిలిపివేయాలని వినియోగదారు నిర్ణయించుకుంటాడు అప్పుడు అది రద్దు చేయబడవచ్చు మరియు అది మళ్ళీ నిష్క్రియ స్థితికి వస్తుంది ప్రత్యామ్నాయ మార్గం ఏమిటంటే యంత్రం నిష్క్రియ స్థితిలో ఉంది సర్వీసులను నిర్వహించాల్సిన అవసరం ఉంది కొన్ని నివారణ నిర్వహణ జరుగుతుంది కాబట్టి ఇది సర్వీస్ మోడ్లో ఉంచబడుతుంది మరియు దానిని సర్వీస్ మోడ్లో ఉంచినప్పుడు ఇది సర్వీస్ స్టేట్ కి దూరంగా ఉన్న స్టేట్ లోకి వస్తుంది నిర్వహణ లేదా సర్వీసింగ్ ముగిసినప్పుడు మాత్రమే అది మళ్ళీ పరివర్తన తీసుకుంటుంది అది తిరిగి నిష్క్రియ స్థితికి తీసుకువస్తుంది కాబట్టి మనం చాలా సరళమైన మూడు స్టేట్ ల పరంగా మనం నైరూప్య ఉన్నత స్థాయిని సాధించగలము మనము ఒక ATM అప్లికేషన్ మరియు ATM ప్రాసెస్ను వివరించవచ్చు మరియు ఇది బిహేవియరల్ స్టేట్ మెషీన్ యొక్క ఉద్దేశ్యం దీని కంటే చాలా ఎక్కువ వివరాలు ఖచ్చితంగా ఉండవచ్చు మనము మరిన్ని వివరాలను పొందుతాము కాని కొన్ని ఇతర ఉదాహరణల ద్వారా పని చేద్దాం ఇది ఉష్ణోగ్రత నియంత్రిక మరొక ఉదాహరణ ఇది మళ్ళీ నిష్క్రియ స్థితిలో మొదలవుతుంది మరియు మళ్ళీ నేను పదేపదే ఎత్తి చూపడానికి ప్రయత్నిస్తున్నాను ఇది కేవలం FSM లాంటిది కాదు అది నిష్క్రియ స్థితిలో ఉంటే అది కొన్ని నిర్దిష్ట ఇన్పుట్ ఇక్కడకు రాకపోతే అది ప్రాథమికంగా నిష్క్రియ స్థితిలోనే కొనసాగుతుంది పనిలేకుండా ఉన్న స్థితిలోనే ఇది చాలా చర్యలు చేస్తోంది ఇది ప్రస్తుత ఉష్ణోగ్రత విలువను ఉష్ణోగ్రత సెన్సార్లు ద్వారా చాలా చల్లగా ఉంటే ఉష్ణోగ్రత విలువ ఆధారంగా క్రమం తప్పకుండా సేకరిస్తున్న ఉష్ణోగ్రత నియంత్రిక అని గ్రహించడానికి ప్రయత్నిస్తుంది ఇది స్థితిని మారుస్తుంది మరియు హీటర్ మీద ఉంచుతుంది కనుక ఇది మళ్ళీ వేడెక్కుతున్నప్పుడు ఈ తాపన స్థితిలో చాలా విషయాలు జరుగుతున్నాయి హీటర్ ఆన్లో ఉంది మరియు మళ్లీ ఉష్ణోగ్రత పర్యవేక్షిస్తున్నారు కనుక ఇది తగినంతగా వేడిగా లేదా తక్కువ చల్లగా మారినప్పుడు అది సరే అని అర్ధం తాపన జరుగుతుంది మరియు అది నిష్క్రియ స్థితికి తిరిగి వస్తుంది ఇది నిర్వహించాల్సిన ఉష్ణోగ్రతను సాధించింది అదేవిధంగా ఇది మరొక వైపు ఇలా జరగవచ్చు అక్కడ ఉష్ణోగ్రత పేర్కొన్న దానికంటే ఎక్కువగా ఉంటుంది అప్పుడు అది ఈ శీతలీకరణ స్థితికి చేరుకుంటుంది కూలర్ను ఉంచుతుంది మరియు మొదలైనవి ఇది పూర్తయిన తర్వాత లక్ష్య ఉష్ణోగ్రతను సాధించినప్పుడు అది మళ్లీ నిష్క్రియ స్థితికి వస్తుంది లేదా తాపన స్థితి లేదా శీతలీకరణ స్థితి నుండి కొంత లోపం ఉండవచ్చు హీటర్ పనిచేయకపోవచ్చు శీతలీకరణ చేసే యంత్రం పనిచేయకపోవచ్చు మరియు ఇది లోపం స్థితికి వెళ్ళవచ్చు లోపం తొలగించబడినప్పుడు అది మళ్లీ నిష్క్రియ స్థితికి వస్తుంది కాబట్టి వీటిలో ప్రతి ఒక్కటి మళ్ళీ ఉన్నత స్థాయిలో వ్యవస్థ యొక్క మొత్తం ప్రవర్తనను వివరిస్తుంది కాబట్టి మనము సిస్టమ్ అవసరాలను సంగ్రహించి విశ్లేషించడం ప్రారంభించినప్పుడు వివిక్త స్టేట్ లను వ్యవస్థ యొక్క బిహేవియరల్ స్టేట్ లను గుర్తించగల పరిస్థితులను కనుగొనే ప్రయత్నాన్ని చూడటానికి ప్రయత్నిస్తాము ఇది వ్యవస్థ యొక్క మొత్తం వివిక్త ప్రవర్తనను స్ఫుటమైన రీతిలో వివరించగలదు కాబట్టి నిర్మాణాత్మక పరంగా బిహేవియరల్ స్టేట్ మెషీన్ వర్టెక్స్ లు మరియు ప్రవర్తనా పరివర్తనను కలిగి ఉంటుంది ఒక వర్టెక్స్ అనే పేరు గల మూలకం మరియు ఇది స్టేట్ మెషిన్ గ్రాఫ్లో ఒక నైరూప్య నోడ్ ఇతర రకాల స్టేట్ లు కూడా ఉన్నాయని మనం చూస్తాము మరియు ప్రధానంగా 2 ఉప క్లాస్ ల వర్టెక్స్ లు ఉన్నాయి ఒకటి బిహేవియరల్ స్టేట్ వర్టెక్స్ మరియు సూడోస్టేట్ వర్టెక్స్ కాబట్టి స్టేట్ అనేది ఒక వర్టెక్స్ ఇది సాధారణంగా కొన్ని మార్పులేని పరిస్థితులను కలిగి ఉన్న పరిస్థితిని నమూనా చేస్తుంది కాబట్టి మీరు ఇక్కడకు తిరిగి సూచించినట్లయితే ఇది ఒక స్థితి ఎందుకంటే ఇక్కడ కొంత మార్పులేని స్థితి ఉంది మార్పులేని పరిస్థితి అనేది ఉష్ణోగ్రత కు కావలసిన పరిమితుల్లో ఉంటుంది ఇక్కడే కొన్ని ఇతర మార్పులేని పరిస్థితులు ఉన్నాయి ఈ ఉష్ణోగ్రత ఎక్కడ ఉండాలో దాని కంటే తక్కువగా ఉంటుంది మరియు హీటర్ వాస్తవానికి పనిచేస్తోంది మరియు మొదలైనవి కాబట్టి స్టేట్ ఒక వర్టెక్స్ గా ఉంటుంది మరియు మీరు అక్కడ చూసినది బిహేవియరల్ స్టేట్ మెషీన్ డయాగ్రమ్ యొక్క విభిన్న వర్టెక్స్ లు కాబట్టి బిహేవియరల్ స్టేట్ అనేది మీ వద్ద ఉన్న 2 రకాల వర్టెక్స్ లలో మొదటిది బిహేవియరల్ స్టేట్ లు మార్పులను కలిగి ఉంటాయి అవి స్థిరమైన పరిస్థితిని సూచిస్తాయని మనము చెబుతున్నాము అలాంటి ఆబ్జెక్ట్ కొన్ని బాహ్య సంఘటనల కోసం వేచి ఉంటుంది లేదా కొంత నిర్దిష్ట పరిస్థితి ని నిర్వహించబడుతోంది మరియు ఇది ఉష్ణోగ్రత నియంత్రిక పరంగా కొంత ప్రవర్తనను నిర్వహించే ప్రక్రియ వలె ఇది డైనమిక్ పరిస్థితులను రూపొందించింది ఇది తాపన ప్రక్రియ ఇది లక్ష్య ఉష్ణోగ్రతను సాధించడానికి ప్రయత్నించడానికి తాపన ఆపరేషన్ను క్రమం తప్పకుండా నిర్వహిస్తోంది బిహేవియరల్ స్టేట్ మళ్లీ 3 రకాలుగా ఉంటుంది వాటిని సరళమైన స్టేట్ లు మిశ్రమ స్టేట్ లు మరియు సబ్ మెషిన్ స్టేట్ అని అంటారు వాటి నిర్వచనాన్ని పరిశీలిద్దాం ఆపై వాటి అర్థం ఏమిటో వివరిస్తాము సరళమైన స్టేట్ అంటే ఉప స్టేట్ లేనిది కాబట్టి మనం ఉప స్టేట్ లు అంటే ఏమిటో చూడాలి మనం మిశ్రమ స్టేట్ కి వెళ్ళినప్పుడు దానికి వస్తాము కాబట్టి సరళమైన స్టేట్ కేవలం ఒక స్టేట్ కాబట్టి దీనికి కనీస పేరు ఉంటుంది తద్వారా ఆ సరళమైన స్టేట్ ఏమి చేస్తుందో వివరిస్తుంది కానీ అదనంగా పేరు ఊహించబడింది కాని ఇది ఐచ్ఛికం కావచ్చు అది అక్కడ ఉండకపోవచ్చు కానీ ఇక్కడ మరో 2 ఇతర విషయాలు ఏమిటంటే ఈ స్థితిలో జరిగే అంతర్గత కార్యకలాపాలు ఏమిటి అంటే ఈ స్థితిలో ఒక ఆబ్జెక్ట్ ఉన్నచోట అది ఏమి చేస్తుంది కాబట్టి ఆబ్జెక్ట్ వేడెక్కుతున్న స్థితిలో ఉంటే హీటర్ చర్యను అమలు చేయవచ్చు కాబట్టి సిస్టమ్ ఆ స్థితిలో ఉన్నప్పుడు జరిగే కార్యాచరణ ఇది ఇది సాధారణ ప్రవర్తనా స్థితిలో చేయవలసిన భాగం లేదా కార్యాచరణ భాగం మనకు ఎంట్రీ ఉంటుంది ఐచ్ఛికంగా ఎంట్రీ మరియు నిష్క్రమణ కార్యకలాపాలు ఉండవచ్చు ఉదాహరణకు మీరు ఇన్పుట్ యూజర్ కోసం ఎదురు చూస్తున్నారు ఇన్పుట్ అనేది ఒక సాధారణ స్థితి మరియు మీ ఎంట్రీ స్వాగతించబడింది అని అర్ధం కాబట్టి మీరు ఈ స్థితి లోకి ప్రవేశించేటప్పుడు మీరు స్వాగత సందేశాన్ని ఇస్తారు మరియు మీరు ఈ స్థితి నుండి నిష్క్రమించేటప్పుడు మీరు కృతజ్ఞతల సందేశాన్ని ఇస్తారు కాబట్టి ఇది అర్థం చేసుకోవడం ముఖ్యం మరియు ఇది సాధారణ ప్రవర్తనా స్థితికి వర్తిస్తుంది మరియు ఇది వాస్తవానికి ప్రవర్తనా స్థితికి నిజం ఇది ఒక FSM స్థితికి భిన్నంగా ఉంటుంది ఎంట్రీ కార్యాచరణను కలిగి ఉన్న దానికి అదనంగా మీరు ఎక్కడ ఉన్నారో మీ అంతర్గత పరిస్థితిని మీరు గుర్తుంచుకుంటారు దీనికి నిష్క్రమణ కార్యాచరణ ఉంటుంది మరియు దీనికి పనితీరు కార్యాచరణ అంతర్గత పనితీరు అంతర్గత పరివర్తనాలు ఉండవచ్చు కాబట్టి ఇది బిహేవియరల్ స్టేట్ ఈ అంతర్గత కార్యకలాపాల పరంగా నిర్వచించబడిన ఒక నిర్దిష్ట ప్రవర్తనను మరియు ఆ స్టేట్ మెషీన్ లోని ఇంటర్న్లలో జరిగే అంతర్గత పరివర్తనలను ఎల్లప్పుడూ నిర్వహిస్తుంది ఇప్పుడు ఇది మరొక ఉదాహరణ ఇక్కడ మీకు బహుళ స్టేట్ లు ఉన్నాయి ఇవి 4 స్టేట్ లు ఇవి సాధారణ స్టేట్ లు మరియు ఇవి భిన్నమైన పరివర్తనాలు మీరు ఘనీభవించినట్లయితే నీటి ఆవిరి ఉంఉంటుంది అది ద్రవ నీటిగా మారుతుంది మీరు స్తంభింపజేస్తే అది మంచు అవుతుంది మీరు ఉత్కృష్టమైతే అది నేరుగా నీటి ఆవిరిగా మారుతుంది మీరు భౌతికశాస్త్రం యొక్క సరళమైన జ్ఞానాన్ని అనుసరించవచ్చు మరియు ఏర్పరచవచ్చు ఈ రకమైన వ్యవస్థను స్టేట్ మెషీన్ డయాగ్రమ్ పరంగా కూడా వివరించవచ్చు బిహేవియరల్ స్టేట్ డయాగ్రమ్ యొక్క నిర్వచనానికి కొంచెం దగ్గరగా ఉన్నదాన్ని పరిశీలిద్దాం ఇది ప్రాథమికంగా ఫోన్ను డయల్ చేయడం కోసం కాబట్టి ఇవి ఫోన్లో ఉండే వివిధ స్టేట్ లు అని మనం చూడవచ్చు కాబట్టి ప్రతి స్టేట్ లోనూ మీరు స్టేట్ పేరు ఉందని గమనించినట్లయితే ఇది స్టేట్ పేరు ఇది స్టేట్ డయల్ టోన్ ఇది స్టేట్ చెల్లదు ఇది స్టేట్ బిజీగా ఉంది ఇది స్టేట్ డయలింగ్ మరియు మొదలైనవి కాబట్టి ఇవి ఒక ఫోన్ కలిగి ఉండాలని భావిస్తున్న స్టేట్ లు కనుక ఇది ఒక నిర్దిష్ట స్థితిలో ఉంటే ఆ స్థితి లోకి చేయవలసిన చర్య లేదా కార్యాచరణ ఉంటుంది కాబట్టి ఫోన్ డయల్ టోన్ స్థితిలో ఉంటే అది డయల్ టోన్ను ప్లే చేస్తుంది కాబట్టి మనము ఫోన్ను ఎత్తినప్పుడు అది డయల్ టోన్ స్థితిలో ఉంటుంది మరియు మనము అలా చేసినప్పుడు ఈ స్థితిలో మీరు అంకెలను డయల్ చేయవచ్చు మరియు మీరు పొందిన అంకెలను డయల్ చేయడం ప్రారంభించిన తర్వాత వేరే స్థితి లోకి వెళ్తుంది ఇది మరిన్ని అంకెలను డయల్ చేసి ఆ స్థితిలోనే ఉండిపోయే డయలింగ్ స్థితి మీరు తప్పు అంకెను డయల్ చేయడం లేదా చెల్లుబాటు కాని సంఖ్యను డయల్ చేయడం కావచ్చు అప్పుడు అది మిమ్మల్ని వేరే స్థితికి తీసుకెళుతుంది అది చెల్లని స్థితి అక్కడ మీరు తప్పు నంబర్ను డయల్ చేశారని చెప్పి సందేశాన్ని ప్లే చేస్తుంది ఒకవేళ మీరు చెల్లుబాటు అయ్యే నంబర్ను డయల్ చేసినట్లయితే మీ తదుపరి పరివర్తన కనెక్ట్ అవ్వడానికి జరుగుతుంది మరియు ఆ సంఖ్య కనెక్ట్ చేయబడిన ఫోన్ కోసం కనెక్ట్ చేసే స్థితికి తీసుకెళుతుంది మరియు ఈ కనెక్ట్ దశ నుండి 2 అవకాశాలు ఉన్నాయి మీ రింగింగ్ టోన్ ప్లే చేయడానికి మీరు రింగింగ్ స్థితికి వెళ్ళే చోట మీరు కనెక్ట్ అవ్వవచ్చు లేదా అది బిజీగా ఉండవచ్చు అప్పుడు మీ చర్య మీరు బిజీగా ఉన్న స్థితికి చేరుకుంటుంది మరియు మీ చర్య బిజీ టోన్ ప్లే చేయటం మళ్ళీ రింగింగ్ స్థితిలో మీరు ఉంటే అప్పుడు కాలీ సమాధానమిస్తే మీరు మాట్లాడే స్థితికి చేరుకుంటారు ఆపై కాలీ రిసీవర్ను పెట్టేసే వరకు మీరు ఆ మాట్లాడే స్థితిలో కొనసాగుతారు లేదా కాలీ సమాధానం ఇచ్చినప్పుడు పొందుతారు ఈ మొత్తం స్టేట్ మెషీన్ విభిన్నమైన విభిన్నతను ఎలా నిర్వచించాలో మీరు డిజిటల్ సిస్టమ్ పరంగా ఫోన్ గురించి ఆలోచిస్తే అనేక ఇతర స్టేట్ లు పాల్గొంటాయని మీరు అర్థం చేసుకోవచ్చు ఇది డయల్ టోన్ ఎలా ప్లే చేయాలో వాస్తవానికి ఎలా డయలింగ్ చేయాలో ప్రతి కీ ప్రెస్లో వివిధ రకాలైన స్టేట్ లు ఉంటాయి మీరు ఫోన్ను డయలింగ్ చేయడానికి లేదా కాల్ చేయడానికి ప్రయత్నిస్తుంటే సిస్టమ్ను తగిన స్థాయిలో మోడల్ చేయడానికి మనము ఎల్లప్పుడూ ఆసక్తి కలిగి ఉంటాము అప్పుడు వ్యవస్థ తీసుకునే ప్రత్యేకమైన స్టేట్ లు మరియు జరగబోయే చర్యలు మరియు ఈ స్టేట్ ల మధ్య జరిగే పరివర్తనాలు ఏమిటో గుర్తించడానికి మనము చాలా ఆసక్తి కలిగి ఉన్నాము తద్వారా మీరు దీనిపై పరిమిత ప్రవర్తనను పొందుతారు అంతేకాకుండా మీరు ఎక్కడో ఒక స్థితిలో డయల్ చేయడానికి ప్రయత్నించనప్పుడు మీరు నిష్క్రియ స్థితిని కలిగి ఉండవచ్చు మీరు రిసీవర్ను పైకి లేపినప్పుడు డయలింగ్ డయల్ టోన్ స్థితిని నమోదు చేస్తారు మరియు మీరు రిసీవర్ను పెట్టేసినప్పుడు మీరు ప్రాథమికంగా తిరిగి పొందే స్థితి ఇది కాబట్టి ఇది ఒక సరళమైన డయాగ్రమ్ మీరు వ్యవస్థ యొక్క పూర్తి స్టేట్ మెషీన్ డయాగ్రమ్ స్టేట్ మెషీన్ బిహేవియర్ ను నిర్వచించడానికి సాధారణ ప్రవర్తనా స్థితులను ఎలా ఉపయోగించవచ్చో చూపిస్తుంది ఇప్పుడు మనం సాధారణ స్టేట్ మెషీన్ పరంగా ప్రతిదీ వివరించాలనుకుంటే మొత్తం విషయం చాలా క్లిష్టంగా లేదా చాలా విస్తృతంగా మారిందని మనము కనుగొంటాము మరియు మనము వేర్వేరు స్టేట్ లను మరియు మనం వాటిని మిళితం చేయాలనుకుంటున్నాము మిశ్రమ స్థితి అని పెద్ద స్థితి గా పిలువబడే పరివర్తనాలు మరియు మీరు మిశ్రమ స్థితిలో ఉన్నప్పుడు మిశ్రమ స్థితిని కలిగి ఉన్న లేదా మిశ్రమ స్థితిని నిర్మించే అన్ని అంతర్గత స్థితి లను ఉప స్థితి లేదా సమూహ స్థితి లు అంటారు కాబట్టి ఇక్కడ దీన్ని మనం మళ్ళీ ఒక సంఖ్యను కలిగి ఉన్న మిశ్రమ స్థితి అని చూపిస్తున్నాము సర్వీసింగ్ కస్టమర్కు సర్వీస్ చేస్తున్న పేరు మరియు కస్టమర్కు కస్టమర్ ప్రామాణీకరణ స్థితి మరియు లావాదేవీల స్థితి ఉంటుంది మరియు ఆ లోపల మళ్ళీ చాలా విషయాలు జరగవచ్చు కానీ ఇది మొత్తం ఇప్పుడు నేను ప్రవేశం చేసిన ప్రదేశం అని నేను చెప్పేది మరియు ఇది నేను చివరకు నిష్క్రమించేది మరియు కస్టమర్ ప్రామాణీకరణ మరియు కస్టమర్ యొక్క ఉప స్థితి లు మరియు లావాదేవీల ను చేస్తున్నాను మరియు ఇది జరగవచ్చు ఈ ఉప స్థితి లు ఇక్కడ జరుగుతున్నట్లుగా క్రమరహిత పద్ధతిలో జరగవచ్చు లేదా ఇది ఏకకాలిక లేదా ఆర్తోగోనల్ పద్ధతిలో జరగవచ్చు ఇది వేర్వేరు ప్రాంతాలు అని పిలువబడే పరంగా జరగవచ్చు ఒక ప్రాంతం ఒక మిశ్రమ స్థితిలో ఉంటుంది ఆ భాగంలో ఒక స్టేట్ మెషీన్ నిర్వచించే స్థితి లు మరియు పరివర్తనాల సమాహారం ఉంటుంది ఇది మీకు మిశ్రమ స్థితిని మరియు ఈ మిశ్రమాల పరంగా మరియు మిశ్రమాలు కలిగిన మిశ్రమాల ను మరియు మొదలైనవి ఇస్తుంది మీరు స్టేట్ మెషిన్ డయాగ్రమ్ లను చాలా కాంపాక్ట్ గా సూచించవచ్చు ఇప్పుడు మిశ్రమ స్థితి లు ఆర్తోగోనల్ కావచ్చు ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాలు ఉంటే వాటిని ఆర్తోగోనల్ అని పిలుస్తారు ఇవి ఒకటి కంటే ఎక్కువ స్వతంత్ర లక్షణాలను కలిగి ఉంటాయి ఇవి మిశ్రమ స్థితిలో జరుగుతాయి మరియు మనకు ఇవి ఉన్నపుడు ఉప స్థితి ల వివరాలను చూపించడానికి బదులుగా ఒక చిహ్నం పరంగా చూపించగలము మునుపటి స్లైడ్లలో వారు కస్టమర్కు సేవలందించే వివరాలను ఇక్కడ చూపించారని మనము ఇక్కడ ఒక ఐకాన్గా చూపిస్తున్నాము అంటే ఇందులో ఉప స్థితి లు ఉన్నాయి ఇది కస్టమర్ అందిస్తున్న వివరాలను వివరిస్తుంది కాబట్టి ఇది మీరు కలిగి ఉన్న ఒక మిశ్రమ స్థితి ఇది ఆర్తోగోనల్ కాని మిశ్రమ స్థితి అంటే దీనికి ఒకే ఒక ప్రాంతం ఉంది కాబట్టి ఇది అమలు యొక్క ఒక థ్రెడ్ మాత్రమే ఇక్కడే మీరు ప్రారంభిస్తారు మరియు ఇవి మీ స్థితి లు ఒకానొక ఈవెంట్ 1 న మీరు ఉప స్థితి 1 నుండి ఉప స్థితి 2 కు మారుతారు ఈవెంట్ 2 న మీరు తిరిగి మారతారు మరియు ఈవెంట్ 3 న మీరు ముగిస్తారు ఆర్తోగోనల్ అని పిలువబడే మరొక మిశ్రమ స్థితిలో మీకు ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాలు ఉంటాయి కాబట్టి ఇది ఒక ప్రాంతం మరియు ఇది మరొక ప్రాంతం ఇవి 2 వేర్వేరు ప్రాంతాలు మరియు అవి సాధారణంగా ప్రత్యేక చుక్కల రేఖల ద్వారా చూపబడతాయి మరియు మీకు ప్రాంతం 1 లో ఉప స్థితి లు ఉన్నాయి మీకు ప్రాంతం 2 లో ఉప స్థితి లు ఉన్నాయి మరియు వాటి మధ్య సంఘటనల పరివర్తనాలు జరుగుతున్నాయి కానీ ఇవి స్వతంత్రమైనవి ఇవి ఈ రకమైనవి ఇక్కడ ఏమి జరుగుతుందో దానికి అనుగుణంగా ఇక్కడ అదే జరుగుతుంది కాబట్టి సమయ డొమైన్లో అవి జరగడం ఉమ్మడి సంఘటనలను కలిగి ఉంటుంది మరియు అది జరిగినప్పుడు అది ఆర్తోగోనల్ మిశ్రమ స్థితి అని మనము చెప్తాము కాబట్టి ఇది మానవ జీవితానికి ఒక ఉదాహరణ కాబట్టి ఇవి 2 ఆర్తోగోనల్ ప్రాంతాలు వ్యక్తిగత జీవితంలోని 1 ప్రాంతం మరియు 1 వృత్తిపరమైన జీవితం యొక్క ప్రాంతం మరియు మీరు మానవ మిశ్రమ స్థితి యొక్క ఉప స్థితి ల మధ్య బహుళ విభిన్న పరివర్తన స్థితులను కలిగి ఉండవచ్చు ఒంటరి జీవితం వివాహితులు విడాకులు తీసుకున్నారు ఉద్యోగస్తులు మరొకరు నిరుద్యోగులు కాబట్టి ఈ ప్రతి ప్రాంతానికి కొన్ని విభిన్న స్థితులు ఉంటాయి వీటిలో మొత్తం మిశ్రమ ఆబ్జెక్ట్ పై స్వతంత్రంగా పనిచేస్తుంది కాబట్టి మీరు ఇక్కడ ఉన్నట్లుగా ఉపసంహరించబడిన ఉప స్థితుల పరంగా వీటిని చూపించవచ్చు లేదా మీరు వాటిని సమాంతర ఉప స్థితులుగా చూపించగలరు అవి ఇలా చూపబడితే అవి విడదీయబడతాయి అవి సమాంతరంగా చూపబడితే అవి వేర్వేరు ప్రాంతాల మాదిరిగా ఉంటాయి మరియు అవి ఏకకాలంలో జరిగ కాబట్టి ఇవి మీకు అవసరమైన వివిధ సంకేతాలు చివరగా మూడవ రకమైన ప్రవర్తనా స్థితి పరంగా మనకు సాధారణ స్థితి ఉంది మనము మిశ్రమ స్థితిని చూశాము ఆర్తోగోనల్ కాని మిశ్రమ స్థితిని కలిగి ఉన్న సరళమైన మిశ్రమ స్థితిని మనము చూశాము మరియు ఆర్తోగోనల్ మిశ్రమ స్థితిని చూశాము ప్రాతినిధ్యంలో సాధారణంగా ఉపయోగించే మరొకదాన్ని సబ్ మెషిన్ స్టేట్స్ అంటారు కాబట్టి మీరు మెషిన్ యొక్క సబ్ మెషిన్ లను నిర్వచించవచ్చు మరియు దాని ఆధారంగా లక్షణాలను నిర్వచించవచ్చు కాబట్టి సబ్ మెషిన్ లను అర్థం చేసుకోవడానికి తేలికైన ఉదాహరణను చూడటానికి ప్రయత్నిద్దాం మనము ATM ను చూద్దాము కాబట్టి మీరు కార్డును ధృవీకరిస్తున్నారని మరియు అది అంగీకరించబడిన తర్వాత కార్డు ధృవీకరించబడుతుంది అప్పుడు మీరు బ్యాలెన్స్ చదివి లావాదేవీ చేస్తారు మరియు ఫలితంగా మీరు కార్డును తరలించిన చోట లావాదేవీ ఆగిపోతుంది అక్కడ ఏదో తప్పు జరిగితే మనము సర్వీస్ నుండి బయటపడతాము లేదా లావాదేవీ ధృవీకరించబడి కార్డు విడుదల చేయబడితే మీరు నిజంగా విజయం సాధిస్తారు కాబట్టి వాస్తవానికి ఆ బ్యాలెన్స్ చెక్ చేయడం మీకు తెలుసు అన్నీ ఒక స్థితి గా చూపించబడ్డాయి కాని వాస్తవానికి మరొక స్టేట్ మెషీన్ కాబట్టి మనము దీనిని చదివిన అమౌంట్ గా sm గా గుర్తించాము నేను సబ్మెషిన్ అని సూచించడానికి sm వ్రాస్తున్నాను కాబట్టి sm అమౌంట్ ను చదవండి మరొక స్టేట్ మెషీన్ డయాగ్రమ్ ఉంటుందని మనము ఆశించాము ఇది మీరు అంగీకరించేటప్పుడు ఎలా ఎంచుకోవాలో చెప్పే వివరాలను ఇస్తుంది కాబట్టి మీరు కార్డు ను అంగీకరిస్తున్నప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు మరియు మీరు అమౌంట్ ను ఎంచుకున్నారు అప్పుడు మీరు అమౌంట్ ను తనిఖీ చేసారు మీరు అమౌంట్ ను మరియు అన్నింటినీ నమోదు చేస్తారు చివరికి మీరు ఇక్కడ ఉన్న విజయ స్థితి అయిన తుది స్థితికి చేరుకోవచ్చు లేదా మీరు ఇక్కడ ఉన్న అపవిజయ స్థితికి చేరుకోవచ్చు కాబట్టి సబ్ మెషీన్లు చాలా తరచుగా ఉపయోగించబడతాయి తద్వారా అవి సబ్ మెషీన్లు ఫంక్షన్ కాల్స్ లాగా ఉంటే అవి సబ్రొటిన్ కాల్స్ లాగా ఉంటాయి కాబట్టి ఇక్కడ నేను సబ్మెషిన్ కలిగి ఉన్నానని మరియు ఇదే సబ్మెషిన్ను అనేక పరిమితుల్లో ఇతర ఫైనైట్ స్టేట్ మెషిన్ డయాగ్రమ్ లు అలాగే బిహేవియరల్ స్టేట్ మెషీన్ డయాగ్రమ్ లలో ఉపయోగించవచ్చని చెప్తున్నాము మరియు అవన్నీ పేరు ద్వారా మీరు ఉన్న అదే సబ్ మెషిన్ను సూచిస్తాయి కాబట్టి సబ్ మెషిన్ స్టేట్ లేదా ప్రాథమికంగా పూర్తి సబ్ మెషిన్ డయాగ్రమ్ ఉన్న దాని పరంగా పొందుపరచబడింది కాబట్టి ఇది ఒక ATM యొక్క బిహేవియరల్ స్టేట్ డయాగ్రమ్ నేను వివరాల్లోకి వెళ్ళను మనము దీనిని క్లుప్తంగా చర్చించాము మరియు మీరు దయచేసి ఈ ప్రతి స్టేట్ పరివర్తనల ద్వారా వెళ్లి ఈ రకమైన FSMకి ATM వ్యవస్థను వివరించే పరంగా సౌకర్యవంతంగా ఉండాలని నేను అభ్యర్థిస్తాను కాబట్టి సంగ్రహంగా చెప్పాలంటే స్టేట్ మెషీన్ డయాగ్రమ్ లను పరిచయం చేసాము మనము ఒక స్టేట్ మెషీన్ డయాగ్రమ్ అనేది ఏమిటో మాట్లాడాము మరియు బిహేవియరల్ స్టేట్ మెషీన్ డయాగ్రమ్ ల పరంగా మనము ఒక అవలోకనాన్ని ఇచ్చాము ముఖ్యంగా వర్టెక్స్ మరియు విభిన్న ప్రవర్తనా స్థితులు సాధారణ స్థితులు మిశ్రమ స్థితులు మరియు సబ్ మెషిన్ స్థితి గురించి మాట్లాడాము తదుపరి మాడ్యూల్లో మనము ఇతర రకాల స్థితుల గురించి స్టేట్ మెషీన్ డయాగ్రమ్ లో చర్చించడం కొనసాగిస్తాము